కల్చర్ గ్రోత్ కల్చర్ గ్రోత్ మీద ఉపన్యాసానికి స్వాగతం ఇది సెల్ గ్రోత్ గా కూడా ప్రజాదరణ పొందింది మరియు వాస్తవానికి కణాల సమూహం లేదా సంస్కృతి యొక్క పెరుగుదలను సూచిస్తుంది కాబట్టి ఇకమీదట ఈ పదాలను పరస్పరం ఉపయోగిస్తాము 'సెల్ గ్రోత్' అనేది చాలా సామాన్య పదం ఇంకా తప్పుదారి పట్టించే పదం ఎందుకంటే మనం ఇక్కడ ఒక్క కణం యొక్క పెరుగుదలను గురించి తెలపడం లేదు ముందరి పాఠాల ద్వారా ఒక కణం కణచక్రానికి లోనవుతుందని అందులో భాగంగా పరిమాణం స్థూలత ఇంకా ఇక ఇతర విషయాలలో మారుతుందని మీరు చదువుకుని ఉంటారు కాబట్టి ఒక విధంగా దీనిని పెరుగుదల దృష్టి ద్వారా కూడా చూడవచ్చు కానీ ఈ ప్రత్యేకమైన పాఠంలో మనం దీని గురించి తెలుసుకోబోవటంలేదు ఇది సెల్ గ్రోత్ గా పరిచయం అయినా వాస్తవంగా దీని అర్థం కణసమూహం యొక్క పెరుగుదల లేదా సంస్కృతి యొక్క పెరుగుదల ఒక్క కణం రెండు కణాలుగా విభజింపబడుతుంది ఇది అన్ని శారీరక కణాలు మైటోసిస్ లో పాల్గొనడం ద్వారా గాని లేదా జెర్మ్ సెల్స్ మియోసిస్లో పాల్గొని రెండు సంయోగ బీజాల నిర్మాణం ద్వారా గాని జరుగుతుంది ప్రస్తుతం మనం కణసమూహం పెరుగుదలను అర్థం చేసుకోవడానికి శారీరక కణాల మీద మాత్రమే దృష్టి సారిద్దాం అది కూడా నిర్మాణ దృష్టికోణంతో ప్రత్యేకంగా నిర్మాణంలో భాగంగా గమనిద్దాము ఇప్పుడు మైటోసిస్ ను తీసుకుంటే ఒక కణం రెండు కణాలుగా విభజింపబడి ఈ రెండు కణాలలో ప్రతి ఒక్క కణం మళ్లీ రెండు కణాలకి జన్మనిస్తుంది ఇంకా ఈ ప్రక్రియ ఇదేవిధంగా సాగుతూ ఉంటుంది ఈరోజు పాఠంలో ఈ ప్రక్రియ మీద మనం ఎక్కువ ఆసక్తి చూపించబోతున్నాము కణసంఖ్య ఒక సముదాయంలో కణద్రవ్యరాశి అంటే ఇచ్చిన ఒక సముదాయంలో ఎన్ని కణాలు ఉన్నాయో వాటి సంఖ్య లేదా వాటి ద్రవ్యరాశి వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం ఒక సముదాయంలో పరిమాణం సమయం కొద్ది గుణకార ప్రక్రియ వల్ల పెరుగుతూ పోతుంది వేరే మాటల్లో చెప్పాలంటే కణసంఖ్య యొక్క ఈ గాఢత లేదా కణ ద్రవ్యరాశి యొక్క గాఢత సమయం గడుస్తున్నకొద్దీ పెరుగుతూ ఉంటుంది వాల్యూమ్ పరంగా దీన్ని సాధారణీకరించినప్పుడు దీనిని కాన్సెన్ట్రేషన్ అంటాము కణసంఖ్య గాఢత లేదా ద్రవ్యరాశి గాఢత సమయం గడిచే కొద్దీ పెరుగుతుంది ఇప్పుడు ఈ పెరుగుదల ఎలాంటి ప్రత్యేకమైన పద్ధతిలో జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం మరో మాటలో చెప్పాలంటే క్వాన్టిఫికేషన్ పరిమాణికరణం అనేది ముఖ్యం క్వాన్టిఫికేషన్ జీవ శాస్త్రంలో కూడా ముఖ్యం ఈ విషయం నెమ్మదిగా గ్రహించబడి ఈ రోజుల్లో శాస్త్రీయ జీవ శాస్త్రవేత్తలు కూడా దీనిని ఒప్పుకుంటున్నారు క్వాన్టిఫికేషన్ అనేది ఎందుకు ముఖ్యమో మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెబుతాను మీరు ఒక వంటకం చేస్తున్నారు అనుకోండి మనలాంటి సగటు మనుషులు అనుసరించడానికి ఒక పద్ధతి ఉంటుంది ఎందుకంటే మనం గొప్ప చెఫ్లము కాము వారైతే ఏం వండుతారో వాటి గురించి మానసికంగా అనుభూతి చెంది ఎటువంటి ప్రత్యేకమైన పద్ధతులు లేకుండా తోచినట్టుగా చేస్తారు వండుతారు కానీ మనలాంటి సగటు మనుషులు ఒక వంటకం చేయాలనుకుంటే ఒక పద్ధతిని అనుసరించి చేస్తాము ఉదాహరణకు రెసిపీ లో బియ్యం కలపండి పాలు కలపండి పంచదార కలపండి అని చెప్పుకుంటూ పోతే మనం చాలా గందరగోళానికి లోనవుతాము ఇంకా స్పష్టంగా మరో ఉదాహరణ తీసుకుంటే మనం ఒక కప్పు టీ చేస్తున్నాము అనుకోండి అందులో నీరును మరిగించండి అని ఉంటే ఎంత నీటిని మరిగిస్తాము అందులో టీ ఆకులు లేదా టీ పొడి వెయ్యండి అని ఉంటే ఎంత పొడి వేస్తాము ఒక కప్పు టీ కోసం డబ్బు మొత్తం వెయ్యాలా చివరకు కేవలం టీ చేయాలన్నా ఇలాంటివన్నీ మనకు వచ్చే చాలా మామూలు సందేహాలు మనకు ఎంత కావాలో తెలియాలి ఉదాహరణకు ఒక కప్పు నీరు కావాలి టి పొడి ఒక చెంచా ఒకవేళ మసాలా కలపాలి అనుకుంటే ఒక పావు చెంచా మసాలా పొడి ఈ విధంగా ఒక మంచి వంటకం చెయ్యాలంటే మనకు ప్రతిఒక్క పదార్థానికి అవసరమయ్యే ప్రత్యేకమైన కొలత తెలియటం చాలా ముఖ్యం కాబట్టి ఈ క్వాన్టిఫికేషన్ అంటే ఒక గ్లాసు నీరు ఒక చెంచా టి పొడి పావు చెంచా టీ మసాలా ఈ విధంగా మంచి టి చేయడానికి అవసరం ఇందువల్ల క్వాన్టిఫికేషన్ అనేది ముఖ్యంగా మనం పనులు పునరుత్పత్తి కోసం చేయాలనుకున్నప్పుడు వివిధ విషయాల్లో చాలా అవసరం జీవశాస్త్రంలో కూడా ఈ అంశం చాలా ప్రాముఖ్యతను సంపాదిస్తోంది ఇప్పుడు మనం ఈ జనాభా పెరుగుదల ప్రక్రియను సెల్ గ్రోత్ ను ఎలా క్వాన్టిఫికేషన్ చెయ్యాలో తెలుసుకుందాము క్రియాశీలక వ్యవస్థ సమయంతో మారుతూ ఉంటుంది జీవవ్యవస్థలు క్రియాశీలక వ్యవస్థలు కణంతో సహా ప్రతిసారి అవి సమయంతో పాటుగా మారుతూ ఉంటాయి అవి జీవితాన్ని అనుభూతి చెందుతాయి కనుక అవి సమయములో ప్రతి నిమిషంలో మార్పుకు లోనవుతూ వుంటాయి టైం రేట్స్ అంటే సమయక్రమాలు క్వాన్టిఫికేషన్ కోసం ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి ఈ విషయం ఇంతకుముందు పెద్దగా దృష్టిలో నికి రాలేదు కానీ జీవశాస్త్రం మొదటి పాఠం లోనే దీని గురించి తెలియపరచడం ముఖ్యమని నా సలహా ఎందుకంటే సమయక్రమాలు అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఒక కణం లాంటి క్రియాశీలక వ్యవస్థను క్వాన్టిఫికేషన్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు కేవలం సముదాయాలలో పరిమాణాన్ని మాత్రమే లెక్కించడం అర్థవంతంగా అనిపించదు మనకు సహజంగా ఆసక్తికరమైన అంశాలకు సంబంధించి సులువైన జవాబులను కేవలం సమయక్రమాలు మాత్రమే ఇస్తాయి ముఖ్యంగా మనం జీవ శాస్త్ర విధానాలను అనేక రకాలైన పరిస్థితులలో ఉపయోగిస్తున్నప్పుడు ఇంకా తరువాతి సమయాలలో పునరుత్పత్తి ద్వారా ఉపయోగపడటం కోసం జీవ శాస్త్ర విధానాలను క్వాన్టిఫికేషన్ దృష్ట్యా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇవి చాలా సహాయపడతాయి అర్థం చేసుకోవడానికి నేను మూలాల నుంచి మొదలుపెడతాను తద్వారా మనమంతా ఒకే స్థాయిలో ఉండేలా ఇంకా అవసరం అందరికీ అర్థమయ్యేలా మరియు ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయానికి వస్తాము ఉదాహరణకు మనం ఒక వాటర్ ట్యాంక్ ను నింపుతున్నామనుకోండి వేసవికాలంలో చెన్నైలో వాటర్ ట్యాంకులు అనేవి చాలా సహజం నీళ్ల ఇబ్బందికి గురైనప్పుడు ఇవి నీటిని అందిస్తాయి సాధారణ వాల్యూం లేదా ఒక సగటు వాల్యూం దాదాపుగా 12 వేల లీటర్లు అనుకుందాం ఇవి చాలా పాత ట్యాంకులు కనుక 12 వేల లీటర్లు ఈ రోజుల్లో ఎనిమిది వేల లీటర్లు లేదా 16 వేల లీటర్లు సైజును బట్టి ఉంటాయి ఈ 12000 మధ్యరకం లోనికి వస్తాయి ఈ చిత్రాన్నినేను ఈ విదంగా సూచిస్తున్నాను ఇక్కడ వాల్యూం 12 వేల లీటర్లు కాబట్టి ద్రవ్యరాశి ఎంత ఉంటుంది నీటి యొక్క సాంద్రత 1 gmcm³ వన్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లేదా 1gmml వన్ గ్రామ్ పర్ మిల్లీ లీటర్ లేదా 10³ kgm³ టెన్ పవర్ త్రీ కేజి పెర్ మీటర్ క్యూబ్ ఇప్పుడు మనం 12 వేల లీటర్లు తీసుకుంటే అది 12m³ కాబట్టి ద్రవ్యరాశి అంటే వాల్యూమ్ ని సాంద్రతతో కొలిస్తే 12 వేల కేజీలు ఇది భౌతిక శాస్త్రం లేదా గణితం ఇలాంటి వాటిలో నేపథ్యం ఉన్నవారికి సులువుగా అర్థమవుతుంది ఇక్కడ మన ప్రశ్న సమయాన్ని అంటే టైం నీ 't' గా తీసుకుంటే ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది ట్యాంక్ లోకి పంపించే నీటి యొక్క ఇన్పుట్ రేట్ కనుక మనకి తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఒకవేళ ఇన్పుట్ రేట్ 10 Kgsec ఉంటే నిండడానికి పట్టే సమయం 1200 sec లేదా 20 నిమిషాలు అదే కనుక ఇన్పుట్ రేట్ 20 Kgsec అయితే తీసుకునే సమయం 600 sec లేదా 10 నిమిషాలు ఇన్పుట్ రేట్ 50 Kgsec అయితే ట్యాంకు నిండడానికి 240 సెకండ్లు లేదా 4 నిమిషాలు పడుతుంది మరో విదంగా చెప్పాలంటే నీటి యొక్క ఇన్పుట్ రేట్ కనుక మనకు తెలిస్తే సమయం అనేది మొత్తం ద్రవ్యరాశి రేటుతో భాగించబడుతుంది ఇది చాలా సూటిగా ఉండే విషయం ఇకపై చర్చకు 20 Kgsec గా ఇన్పుట్ రేట్ ను 10 min గా సమయాన్ని ఈ ట్యాంకర్లు నింపడానికి అవసరమయ్యే ప్రమాణాలుగా భావిద్దాం కాబట్టి ఈ కొలమానాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చ సాగిద్దాం ఇన్పుట్ రేట్ 20 Kgsec గా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ఈ విషయాన్ని క్లిష్టతరం చేద్దాం మొదటిది సూటిగా ఉన్నాది దీని సమాధానానికి కొత్తగా ఆలోచించక్కర్లేదు మనకు రేట్ కనుక తెలిస్తే ఇది సూటిగా వచ్చే సమాధానం లేదంటే ఈ సమాధానం కోసం చుట్టూరా తిరిగి పద్ధతిని కనుక్కోవాలి ఇప్పుడు మనం అడుగుతున్న ప్రశ్నని లేదా ఉన్న పరిస్థితిని క్లిష్టతరం చేద్దాం ఉదాహరణకు ట్యాంకర్ కి ఒక చిన్న కన్నం ఉండి 5 Kgsec చొప్పున నీరు బయటికి పోతోంది అనుకుందాం ఇప్పుడు ట్యాంకరు నింపడానికి ఎంత సమయం పడుతుంది ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ద్రవ్యరాశి వాల్యూంని పరిగణించడం మొదలు పెడితే మొత్తం గందరగోళం అవుతుంది చాలామంది ఇదే చేస్తారు పదార్థం సమతుల్యత అంటే మెటీరియల్ బ్యాలెన్స్ లో కోర్సులు చేసిన చాలామంది ఇంజనీర్లు కూడా ఇదే తప్పు చేస్తారు రేట్ అనే సంభావనను అంతర్గతం చేయకుండా ఆలోచించకుండా మాస్ ను మరియు వాల్యూమ్ను లెక్కలోకి తీసుకుని కంగారు పడతారు అదే కనక మనకు నికర రేట్ అంటే నెట్ రేట్ కనుక తెలిస్తే ఇన్పుట్ రేట్ అవుట్పుట్ రేట్ ను తీసేస్తే అంటే వచ్చే నీరు 20 Kgsec బయటికి పోయే నీరు 5 Kgsec కాబట్టి నెట్ రేట్ 15 Kgsec సమయాన్ని అంటే టైంని కనుక్కోవడం ఒక్క స్టెప్ తో తెలుసుకోగలిగే సమాధానం అది మాస్ బై నెట్ రేట్ Mass Net rate 12000 Kgs by 15 Kgs చేస్తే 800 s లేక 13 కాబట్టి ఇప్పుడు మనకు రేట్ తెలిస్తే లేదా మనం రేట్ మీద ధ్యాస పెడితే ఇంజనీర్లు లేక క్వాంటిఫైర్లు ఆసక్తి చూపించే సమాధానం ఒక్క స్టెప్ లో దొరుకుతుంది జీవ శాస్త్రం కూడా అలాంటిదే ఇప్పుడు పరిస్థితులను మరింత క్లిష్టంగా చేద్దాం ఉదాహరణకు కన్నంతో పాటు ట్యాంక్ లో ముందు నుండే ఒక రకమైన యంత్రం ఉండి అది 1 Kgsec చప్పున నీళ్లను వదులుతూ ఉంటే ఊహ అయినా పరిస్థితిని ఒకసారి గమనిద్దాం అంటే ట్యాంక్ లో ఉన్న ఒక యంత్రం నీళ్లను ఉత్పత్తి చేస్తూవుంటే ఇంకో స్థితి ద్వారా 0 25 Kgs చొప్పున నీళ్లు ఖర్చు అవుతూ ఉంటే ఇంకా అన్ని ఒకేసారి జరుగుతూ ఉంటే మాస్ మరియు వాల్యూం గురించి ఆలోచించాలి అని ఎవరికి తట్టదు ఈ ప్రక్రియలన్నీ అంటే ట్యాంకులోకి నీళ్లు చేరుతున్నాయి ఒక చిన్న కన్నం ద్వారా నీళ్లు బయటకు పోతున్నాయి అంటే నీళ్లు ఉత్పత్తి అవుతున్నాయి అలాగే నీళ్లు ఖర్చవుతున్నాయి ఇవన్నీ ఒకే సారి జరుగుతున్నాయని ఊహించుకోండి ఇప్పుడివన్నీ ఒకేసారి జరుగుతున్నాయి పరిస్థితి ఇది అయినప్పుడు ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది సూటిగా చూస్తే మీరు ఇప్పుడు ద్రవ్యరాశిని తీసుకొని మాస్ మరియు వాల్యూం గురించి ఆలోచిస్తూ ఉంటే మీకు ఎప్పటికీ సమాధానం దొరకదు అదే గనుక మీరు రేట్ ని ఉపయోగించి నెట్ రేట్ అంటే ఇన్పుట్ రేట్ మైనస్ ఔట్పుట్ రేట్ దీనికి జనరేషన్ రేట్ మైనస్ కన్స్మ్ప్షన్ రేట్ ను కలిపితే 15 75 Kgsec గా సమాధానం వస్తుంది 20 ఇన్పుట్ 5 అవుట్పుట్ 1 జనరేషన్ 0 25 కన్స్మ్ప్షన్ ఇప్పుడు మనకి వచ్చే రేట్ 15 75 Kgsec నెట్ రేట్ ఇది నెట్ రేట్ కనుక అయితే ట్యాంకు లోపలకి నీళ్లు నిండే రేటు ఇది అవుతుంది మరో మాటలో చెప్పాలంటే ట్యాంకులో సమయం బట్టి నీటి ద్రవ్యరాశి మారే రేటు మనం ట్యాంక్ ని ఒక సిస్టం గా భావిద్దాం మీలో చాలా మందికి సిస్టంఅనే ఈ పదం తెలిసే ఉంటుంది దేని మీద అయితే మనం దృష్టి సారిస్తామో అది ఇక్కడ మనం ట్యాంక్ ని సిస్టంగా భావిద్దాం ఈ పరిస్థితిలో ఇది చాలా సూటిగా ఉండే గణన మొత్తం మాస్ ఎంతంటే 12000 అది నిండుతున్న నెట్ రేట్ 15 75 కాబట్టి తీసుకునే సమయం 1200015 75 చేయగా 761 9 సెకండ్లు అంటే12 7 నిమిషాలు ఉపయోగపడే అంశాలలో రేట్ అనేది ప్రాథమిక పరామితి చాలామటుకు ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ లలో గణితాలలో ఇది అంతర్గతం అవ్వాల్సిన విషయం ఇది అన్ని క్రియాశీల వ్యవస్థలకు వర్తిస్తుంది కణ జీవశాస్త్ర వ్యవస్థలకు లేదా అన్ని రకాల క్రియాశీల వ్యవస్థలకు కణానికి సంబంధించి ఏదైనా అర్థవంతమైన పరిమాణికరణం చెయ్యాలనుకుంటే జరుగుతున్న పరిస్థితుల రేట్లు లేదా ప్రక్రియ రేటు తెలుసుకోవడం చాలా అవసరం మీరందరూ ఈ విషయాన్ని అంతర్గతం చేసుకోవాలని నా సలహా ఎందుకంటే ఎటువంటి అర్థవంతమైన విశ్లేషణకైనా ఇది తాళంచెవి లాంటిది చాలామంది మనుషులు చాలా అనుభవం ఉన్న తర్వాత కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేక పోవడాన్ని నేను గమనించాను జనాభా లేదా కల్చర్ గ్రోత్ ను క్వాన్టిఫికేషన్ చేయడానికి మనం గ్రోత్ రేట్ అనే ప్రమాణాన్ని వాడతాం దీన్ని rx తో గుర్తిస్తాం ఈ rx ఏ టైంరేటు లో కణసాంద్రత పెరుగుతుందో దాన్ని సూచిస్తుంది ఈ కణసాంద్రత అంటే సెల్ కాన్సన్ట్రేషన్ అర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర 1 లీటర్ సిస్టం ఉన్నా లేక 10000 లీటర్ల సిస్టం ఉన్నా ఈ సాంద్రతను సులువుగా లెక్కించవచ్చు అంతేకాక ఈ రెండు సిస్టం ల లో కూడా అది సమానంగా ఉంటుంది అదే గనుక 1 L లో ఎన్ని కణాలు ఉన్నాయో లెక్కిస్తే అప్పుడు లెక్క మారుతుంది ఇది పదివేల లీటర్లకు పదివేలింతలు ఉంటుంది కాబట్టి దీన్ని లెక్కించడం సులువు కాదు అందుకనే మనం కణసంఖ్యను లేదా కణసాంద్రత ను వాల్యూమ్ కు అనుగుణంగా సాధారణీకరించి ప్రమాణాల అంతటా సమానంగా ఉండేలా చూసుకుంటాము ఇది ప్రమాణీకరించబడుతుంది కొన్ని పరిస్థితులలో సెల్ కాన్సన్ట్రేషన్ కూడా సమస్యగా మారుతుంది చాలా మటుకు ముఖ్యంగా ఒక్క కణం ఉన్నప్పుడు మొదటిసారిగా సుమారుగా ఉపయోగకరమైన పరిస్థితులలో గ్రోత్ ఆ సమయంలో కణసాంద్రతకు నేరుగా అనురూపం గా ఉంటుంది వేరే మాటలలో చెప్పాలంటే గ్రోత్ రేట్ అనేది ఆ సమయంలో సెల్ కాన్సన్ట్రేషన్ కు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది ఇది ప్రామాణిక మొదటి ఆర్డర్ ప్రాతినిధ్యం రేట్ కాన్సెంట్రేషన్ కు అనురూపంగా అంటే ప్రొపోర్షనల్ గా ఉంటుంది ఇంకా ఈ ప్రొపోర్షనాలిటీ యొక్క స్థిరాంకం సాధారణంగా μ గా సూచించబడి ఉంటుంది ఇక్కడ μని స్పెసిఫిక్ గ్రోత్ రేట్ అంటాము ఇది సెల్ కాన్సన్ట్రేషన్ కు సంబంధించిన గ్రోత్ రేట్ దీన్ని 'rx x' తో సూచిస్తాము సెల్ కాన్సన్ట్రేషన్ కి అనుగుణంగా దీన్నిసాధారణీకరించి ఆపై చివరకు స్పెసిఫిక్ గ్రోత్ రేట్ అవుతుంది విశ్లేషణ కు ఉపయోగపడే మరొక ముఖ్యమైన సూత్రాన్ని మీకు చెబుతాను మీకు కేవలం తెలిపి వదిలేస్తాను బహుశా దానికి సంబంధించిన ఒక అంశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇది చాలా సాధారణ సూత్రం ఇది ద్రవ్యరాశి సంతులనం అంటే మాస్ బ్యాలెన్స్ లేదా పదార్థ సంతులనం అంటే మెటీరియల్ బ్యాలెన్స్ సూత్రం ఈ సూత్రం ద్రవ్యరాశి పరిరక్షణ చట్టం ప్రకారం మొత్తం మాస్ ఒక స్థిరాంకం జీవరాశి యొక్క మాస్ అణు ప్రతిచర్యలు లేదా కాంతికి దగ్గరగా వేగంతో ప్రయాణించడం గనుక చేయకపోతే స్థిరంగా ఉంటుంది అంటే ఒక ప్రత్యేకమైన సూత్రీకరణ లో మొత్తం జీవరాశి స్థిరంగా ఉంటుంది అది కూడా మనం అణు ప్రతిచర్యలలో ఎక్కడైతే ద్రవ్యరాశి నుండి ఎనర్జీ మార్పిడి జరుగుతుందో లేదా కాంతికి దగ్గరగా వేగంతో ప్రయాణించడం వలన మాస్ డైలేషన్ జరుగుతుందో అటువంటి పరిస్థితులకు దూరంగా ఉన్నప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది కనుక మనం ఈ పరిస్థితులను పరిగణించము మనం ఈ విషయాలను లెక్కలోకి తీసుకోనంతవరకు ఇంకా మన దృష్టిని ఈ గీతలు మీద సారిస్తే ఇది ఏదైనా కావచ్చు ఇది బయోరియాక్టర్ కావచ్చు లేదా ఒక మొత్తం కట్టడం కావచ్చు లేదా ఒక మొత్తం ఊరు కావచ్చు మనం చేయబోయేది ఏమిటంటే ఆ ప్రత్యేకమైన వాల్యూం మీద మాత్రమే దృష్టి పెట్టడం దీనికి ఇన్పుట్స్ ఉంటాయి అవుట్పుట్ ప్రవాహాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఒక జాతి యొక్క మాస్ని పరిగణలోకి తీసుకుంటే గుర్తుపెట్టుకోండి మనం ఒక జాతిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాం మొత్తం మాస్ ని కాదు అప్పుడు ఆ జాతికి జరిగేది ఈ కింద చూపించినది మాత్రమే మీరు ఎంత కావాలంటే అంతా ఆలోచించండి ఇది కాకుండా వేరొక సమాధానం దొరికితే దయచేసి నాకు చెప్పండి అప్పుడు మీరు జీనియస్ అవుతారు నా ఉద్దేశ్యం ఏంటంటే వేరే సమాధానం దొరుకుతుందేమో ప్రయత్నించండి సిస్టంలోకి ఈ జాతి ఇన్పుట్ రేట్ rin అనుకుందాం అలాగే సిస్టం నుండి ఈ జాతి అవుట్పుట్ రేట్ rout గా తీసుకుంటే సిస్టంలో ఇవి వినియోగించబడే రేట్ rcon అవుతుంది అలాగే సిస్టం లో ఉత్పత్తి జరిగే జాతి రేట్ rgen అవుతుంది ఈ చిత్రంలో చిన్న పొరపాటు వల్ల ఇవి అటుఇటు గా మారాయి దీన్ని కంజ్యూమ్డ్ గా ఇంకా దీన్ని జనరేటెడ్ గా మార్చుకోండి కనుక ఒక ప్రత్యేకమైన జాతికి నెట్ రేట్ అనేది ఇన్పుట్ రేట్ ఔట్పుట్ రేట్ జనరేషన్ రేట్ కన్సమ్ప్షన్ రేట్net rate rate of input rate of output rate of generation rate of consumption అవుతుంది సిస్టంలోకి జాతి యొక్క అక్యూములేటెడ్ మాస్ అనేది నెట్ రేట్ అవుతుంది దీన్ని మనం dmdt తో సూచిద్దాం ఒకవేళ మనం జాతులను కణాలు X గా అనుకుంటే కణాల యొక్క ఇన్పుట్ రేట్ మైనస్ కణాల యొక్క ఔట్పుట్ రేట్ ప్లస్ కణాల యొక్క జనరేషన్ రేట్ మైనస్ కన్సమ్ప్షన్ రేట్ కణద్రవ్యరాశి యొక్క అక్యూమలేషన్ రేట్ తో సమానం అవుతుంది rate of input of cells rate of output of cells rate of generation of cells rate of consumption of cells rate of accumulation of cell mass మనం వీటన్నిటిలోనూ మాస్ రేట్లను అంటే ద్రవ్యరాశి రేట్లను ఉపయోగిస్తున్నాము అంతేగాని వాటి కేంద్రీకరణను కాదు బ్యాచ్ కార్యకలాపాలు పరిశ్రమలో చాలా సాధారణం ఈ చిత్రం ఒక బయో రియాక్టర్ను సూచిస్తోంది ఇక్కడ ఒక వెస్సెల్ ఉన్నాది అది కూడా చాలా నియంత్రించబడినది మరియు ప్రత్యేకమైనది అలాగే కణాలతో కూడిన బ్రాత్ అంటే ఒక రసాయనంలాంటిది ఇంకా కణాలను కదుపుతూ ఉండడానికి ఒక స్టిర్రర్ ఉన్నాయి అదేవిధంగా ఇతర అవసరాల కోసం రకరకాల ప్రోబ్స్ ఉండి ఉదాహరణకు pH ప్రోబ్ టెంపరేచర్ ప్రోబ్ ఇంకా కణాలకు ఆక్సిజన్ అందించడానికి ఎయిర్ inlet ఉన్నాయి ఇది ఒక సాధారణ స్టీర్ర్డ్ర రియాక్టర్ స్టీర్ర్డ బయోరియాక్టర్ బయో రియాక్టర్ యొక్క బ్యాచ్ ఆపరేషన్ ఈ విధంగా ఉంటుంది మొత్తం అన్ని అందులో డంప్ చేస్తాం మీడియం కణాలు ఇంకా మిగిలిన అన్ని కూడా టైం జీరోలో ఉన్నప్పుడు మొత్తం అంతా డంప్ చేసిన తరువాత ఆపరేషన్ మొదలవుతుంది ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా వేచి చూసి మొత్తమంతా బయటకు డంప్ చేసి తరువాత దశ ప్రక్రియకు తయారవుతుంది ఇటువంటి ఆపరేషన్ ను బ్యాచ్ ఆపరేషన్ అంటారు ఈ ఆపరేషన్లలో ఇంకొన్ని రకాలు ఉన్నాయి కానీ మనం వాటి దగ్గరకు వెళ్ళము అలాగే చాలా జీవశాస్త్ర ప్రక్రియలు ముఖ్యంగా జీవ మరియు ఔషధ పరిశ్రమలలో ఈ విధంగానే జరుగుతాయి ఒక జీవ లేదా ఔషధ పరిశ్రమ ముఖ్యంగా బ్యాచ్ ఆపరేషన్ మీదే నడుస్తుంది ఎందుకంటే వివిధ రకాలైన అడ్డంకుల వలన మిగిలిన ప్రక్రియల కంటే ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు మనం బ్యాచ్ గ్రోత్ ను పరిగణలోకి తీసుకుందాం బ్యాచ్ గ్రోత్ అంటే ఒక బ్యాచ్ఆపరేషన్ లో ఉండే బ్యాచ్ కల్చర్ లో వచ్చే పెరుగుదల తరువాత మనం సమయం తో పాటుగా సెల్ కాన్సన్ట్రేషన్ లో వచ్చే మార్పులను గమనిద్దాం మనం మొత్తం కణాలను డంప్ చేసి మీడియంను కూడా ఇచ్చి అస్థిరమైన ఈ ప్రక్రియలో సమయం తో పాటుగా వచ్చే సెల్ కాన్సన్ట్రేషన్ మార్పులను తెలుసుకుందాం మార్పు సహజంగా ఎలా ఉంటుందంటే కొంత సమయం వరకు సెల్ కాన్సన్ట్రేషన్ లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఇంకొంత సమయం గడిచిన తరువాత దానిలో గణనీయంగా పెరుగుదలను చూడవచ్చు ఆ తరువాత చాలా మటుకు స్థిరంగా ఉండి ఒక గరిష్ట విలువకు చేరుకున్న తరువాత పెద్దగా పెరుగుదల చూపించదు ప్రారంభ దశలో పెద్దగా మార్పు లేనప్పుడు అంటే సెల్ కాన్సన్ట్రేషన్లో పెద్దగా మార్పు లేని దశను ల్యాగ్ ఫేజ్ అంటారు గణనీయంగా పెరుగుదల కనపడే దశ లాగ్ ఫేజ్ తరువాత స్థిరంగా నిలబడి ఉండే దశను స్టేషనరీ ఫేజ్ అంటారు ఇది ఒక విలక్షణమైన బ్యాచ్ పెరుగుదల వక్రత కానీ ప్రతిసారి ఇదే జరుగుతుందని లేదు పరిస్థితిని బట్టి ఇనొక్కులేషన్ అయిన వెంటనే లాగ్ ఫేజ్ మొదలు అవ్వచ్చు లేదా ల్యాగ్ ఫేజ్ లో చాలా సమయం తీసుకుని తరువాత త్వరగా పెరిగి స్టేషనరీ ఫేజ్ కు చేరుకోవచ్చు ఇది ఒక విలక్షణమైన నేపథ్యం ఈ నేపథ్యానికి వైవిధ్యాలు ఉన్నాయి ఇది ఒక ప్రత్యేకమైన దశకు చేరుకున్న తరువాత మనం మొత్తం సెల్ కాన్సన్ట్రేషన్ ను గమనించినట్లయితే అది చాలా సేపు స్థిరంగా ఉండి తరువాత బహుశా పరిస్థితి బట్టి కిందకు రావచ్చు అదే గనుక మనం అనుకూలమైన సెల్ కాన్సన్ట్రేషన్ ను గమనిస్తే అది అదే ల్యాగ్ ఫేజ్ లాగ్ ఫేజ్ మరియు స్టేషనరీ ఫేజ్ ల ద్వారా వెళ్లి తరువాత మనం అనుకూల సెల్ కాన్సన్ట్రేషన్ లో తగ్గింపును చూడవచ్చు ఇప్పుడు మనం బయో రియాక్టర్ బ్రోత్ లో ఉండే కణాల ద్రవ్యరాశి సంతులనాన్ని లెక్కిద్దాం ఇక్కడ మనం బయో రియాక్టర్ బ్రోత్ ని సిస్టం గా పరిగణిస్తాం మనం బయో రియాక్టర్ బ్రోత్ ని సిస్టం గా పరిగణించి దానిమీద కాన్సన్ట్రేషన్ నిలిపి దృష్టి సారిద్దాం మనం కనుక ప్రాథమిక మెటీరియల్ బ్యాలెన్స్ సమీకరణం చేస్తే గుడ్డిగా ఈక్వేషన్ను రాయొచ్చు మనం కణాలను అనుసరిస్తున్నాం కనుక ఇన్పుట్ రేట్ మైనస్ కణాల యొక్క ఔట్పుట్ రేట్ ప్లస్ కణాల యొక్క జనరేషన్ రేట్ మైనస్ కన్సమ్ప్షన్ రేట్ బయో రియాక్టర్ బ్రోత్ కణాల యొక్క అక్యూమలేషన్ రేట్ తో సమానం అవుతుంది rate of input of cells rate of output of cells rate of generation of cells rate of consumption of cells rate of accumulation of cells ఇది బ్యాచ్ సిస్టం గనుక కేవలం పెరుగుదల మీదే దృష్టి సారిద్దాం మరణ ప్రక్రియను మనం లెక్కలోకి తీసుకోవద్దు కాకపోతే ఇక్కడ ఇది బ్యాచ్ ఆపరేషన్ కనుక ఇందులో ఇన్పుట్ ఉండదు మనం అన్ని ఇందులో డంప్ చేసి అన్ని లోపలకి చేరుకున్న తరువాత సమయాన్ని ప్రారంభిస్తాం కాబట్టి మనం పరిగణనలోకి తీసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఇన్పుట్ ప్రవాహం ఉండదు అదేవిధంగా ఇందులో ఎటువంటి అవుట్పుట్ ప్రవాహం కూడా ఉండదు ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత మన మొత్తం పదార్థాన్ని బయటకు తీసి తరువాత దశ మొదలు పెడతాము ఇక్కడ మనకి కావలసిన సమయం మొదట్లో మొత్తం పదార్థం అంతా డంప్ చేసిన దగ్గర నుండి చివరగా అంతా బయటకు తీసే వరకు ఉండే సమయం ఇందువల్ల ఈ టైం లో ఎటువంటి ఇన్పుట్ మరియు అవుట్పుట్ లు ఉండవు కాబట్టి ఇక్కడ కణాల యొక్క ఇన్పుట్ రేట్ మరియు అవుట్పుట్ రేట్ ను జీరో కింద లెక్కలోకి తీసుకుంటాం కణాల యొక్క కన్సమ్ప్షన్ రేట్ కూడా ఇక్కడ జీరో గా చూడవచ్చు ఎందుకంటే ఈ ప్రక్రియలో కణాలు ఏ విధంగానూ కూడా వినియోగింపబడట్లేదు ఇవి కేవలం ఉత్పన్నం మాత్రమే అవుతున్నాయి ఇటువంటి సమయంలో కేవలం rg మాత్రమే ఉండి rg dmdt మనం ఇక్కడ మాస్ ని కాన్సన్ట్రేషన్ మరియు వాల్యూమ్ గుణకంగా తీసుకోవచ్చు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది మాస్ పర్ వాల్యూం గా మనం లెక్కిస్తాం ఇక్కడ మనం x కాన్సన్ట్రేషన్ గా అనుకుంటే x ని బ్రోత్ వాల్యూం తో గుణిస్తే మనకు కణాల యొక్క ఒక మాస్ వస్తుంది అంటే ddt xV rg అదే బ్యాచ్ విషయంలో అయితే బ్రోత్ వాల్యూం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని డెరివేటివ్ నుండి తీసేస్తే మనకు V dxdt వస్తుంది ఒకవేళ rx అనేది వాల్యూం ప్రాతిపదికను ఉండే రేట్ అయితే కనుక అప్పుడు మనం ఈక్వేషన్ ను rxV rg గా రాసుకోవాలి ఎందుకంటే ఇది మాస్ ప్రాతిపదికను ఉంటుంది ఇది మాస్ పర్ టైం లెక్క అదేవిధంగా rx సెల్ కాన్సన్ట్రేషన్ పర్ టైం కాబట్టి సెల్ కాన్సన్ట్రేషన్ ను సెల్ మాస్ కింద పరివర్తన చెయ్యాలి అనుకుంటే దాన్ని వాల్యూమ్ తో గుణించాలి అంటే ఇది rxV rg V dxdt లేదా rx dxdt అవుతుంది గ్రోత్ రేటుకు సంబంధించి మనం చూసిన చాలా సామాన్య నమూనా rx µx కాబట్టి మనం rx ని µx తో భర్తీ చేస్తే మనకు µx dxdt వస్తుంది దీన్ని మనం dxdt µx గా సూచిద్దాం ఇంకా 1 x dxdt µ దీన్ని స్పెసిఫిక్ గ్రోత్ రేట్ అని ఎందుకు అంటారో సులువుగా అర్థం చేసుకోవచ్చు ఎక్కడైతే ఇంకొంచెం ఎక్కువ rx యొక్క సాధారణ ప్రాతినిధ్యం ఉందో అక్కడ ఇది మనం ఇంతకుముందేచూసాము ఈ నమూనాను మనం బ్యాచ్ గ్రోత్ ని వర్ణించడానికి ఉపయోగించుకోవచ్చు కాకపోతే కేవలం కొన్ని భాగాలు మాత్రమే మనం సాధారణమైన బ్యాచ్ గ్రోత్ లో ల్యాగ్ ఫేజ్ లాగ్ ఫేజ్ మరియు స్టేషనరీ ఫేజ్ దశలను చూసాము ల్యాగ్ ఫేజ్ లో కాలక్రమేణా సెల్ కాన్సన్ట్రేషన్ యొక్క పెరుగుదల లేదు కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ జీరో అదే లాగ్ ఫేజ్ లో స్పెసిఫిక్ గ్రోత్ రేట్ కాన్స్టెంట్ గా ఉండటాన్ని మనం వెంటనే చూడవచ్చు ఇంకా స్టేషనరీ ఫేజ్లో మళ్ళీ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ జీరో ఎందుకంటే ఇక్కడ కూడా కాలక్రమేణా సెల్ కాన్సన్ట్రేషన్ లో పెరుగుదల ఉండదు గ్రోత్ యొక్క వివిధ దశల్లో ఈ దశ అంటే ఇక్కడ స్పెసిఫిక్ గ్రోత్ రేట్ దశ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిని మ్యాగ్జిమం అంటాము ఇక్కడ ఈ బ్యాచ్లో స్పెసిఫిక్ గ్రోత్ రేట్ ని మ్యాగ్జిమం స్పెసిఫిక్ గ్రోత్ రేట్ అని అంటాము ఇది మనం ఉపయోగించే ఇంకొక పదం ఇంకా సహజంగా ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది కాకపోతే ఈ నమూనా ఏదైనా ఒక పరివర్తన కలిగినప్పుడు ఏం జరుగుతుందో వివరించదు కాబట్టి ఇది మధ్యలో ఏం జరుగుతుందో వర్ణించదు ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి బహుశా మనకు దీని అవసరం ఉండకపోవచ్చు ఇదంతా కూడా అవసరం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం దీని ప్రాతినిధ్యం యొక్క పరిమితులను గుర్తించి అనుగుణంగా ఉపయోగించాలి మరో మాటలో చెప్పాలంటే ఇక్కడ మరియు ఇక్కడ జరిగే మార్పులను చూపించడానికి మనం దీనిని ఉపయోగించలేము µ కాన్స్టెంట్ గా ఉండే ల్యాగ్ ఫేజ్ ని తీసుకుందాం దీన్ని మనం dxdt µx గా చూపించవచ్చు ప్రారంభ స్థితిలో t 0 అనే షరతు తో మనం ఈ సరళమైన మొదటి ఆర్డర్ అవకలన సమీకరణాన్ని పరిష్కరిస్తే ల్యాగ్ ఫేజ్ ప్రారంభంలో సెల్ కాన్సన్ట్రేషన్ x0 ఉంటుంది ఇది బ్యాచ్ ప్రారంభ దశ కాదు ఇది లాగ్ ఫేజ్ ప్రారంభ దశ ఈ సమయంలో టైం t0 లో ఇంకా సెల్ కాన్సన్ట్రేషన్ x0 లో ఉండి మనం గనుక ఇలా చేసి ఈ dx x µdt పరిష్కరించి రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ln x µt c సమాధానం వస్తుంది మన మన మొదటి షరతు t t0 x 0 ఉపయోగించి ఈ కాన్స్టెంట్ ను లెక్కించవచ్చు మనం lnx0 µt0 c సబ్స్టిట్యూట్ చేస్తే సమాధానం lnxx0 µ or x x0 e µt - to అవుతుంది అందుకనే దీనిని లోగరిథమిక్ గ్రోత్ ఫేజ్లేదా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఫేజ్ అంటారు ఈ రూపం లో లోగరిథమిక్ మరియు ఈ రూపం లో ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది అందుకే దీనిని అలా అంటారు ఈ ఈక్వేషన్ ను ఉపయోగించి ప్రత్యేకమైన మొదటి సెల్ కాన్సన్ట్రేషన్ తో మొదలు పెట్టి కావలసిన సెల్ కాన్సన్ట్రేషన్ ను చేరడానికి పట్టే సమయాన్ని తెలుసుకోవచ్చు ఇది ఒక ముఖ్యమైన డిజైన్ అంశం చేరాల్సిన మాక్సిమం సెల్ కాన్సన్ట్రేషన్ ఎంత దాని దగ్గరకు చేరడానికి బయో రియాక్టర్ ని ఎంతసేపు ఆపరేట్ చేయాలి మొదలైన ప్రశ్నలు అప్రియోరి మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకి అప్రియోరి స్పెసిఫిక్ గ్రోత్ రేట్ కనుక తెలిస్తే మాక్సిమం సెల్ కాన్సన్ట్రేషన్ ను చేరడానికి పట్టే సమయం 't' ని నేరుగా సులువైన లెక్కింపు ద్వారా తెలుసుకోవచ్చు ఇది ప్రతిసారీ చాలా ముఖ్యం అంతేకాక ఈ షరతుల మధ్యలో సాధించగలిగే మాక్సిమం సెల్ కాన్సన్ట్రేషన్ కన్నా సెల్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందని ఇక్కడ మనం ఊహిస్తున్నాం ఇంతటితో ముగిస్తున్నాను మనం కల్చర్ గ్రోత్ లేదా పాపులేషన్ గ్రోత్ గురించి తెలుసుకున్నాం అంతేకాక క్వాన్టిఫికేషన్ యొక్క అవసరాన్ని ఇన్సిస్టన్స్ ను ఇంకా మనం వ్యవస్థలను జీవ వ్యవస్థలతో సహా డైనమిక్ వ్యవస్థలను అంటే కణాన్ని లెక్కించినప్పుడు టైం రేట్లకు కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం తరువాత మనం బ్యాచ్ గ్రోత్ ను స్పెసిఫిక్ గ్రోత్ రేట్ ద్వారా బ్యాచ్ గ్రోత్ ను క్వాన్టిఫికేషన్ చేయడాన్ని ఇంకా దాని అప్లికేషన్లో' ఒక ప్రత్యేకమైన సెల్ కాన్సన్ట్రేషన్ దగ్గర మొదలుపెట్టి కావలసిన సెల్ కాన్సన్ట్రేషన్ ను చేరుకోవడానికి పట్టే సమయాన్ని తెలుసుకోవడాన్ని నేర్చుకున్నాం ఈ రోజుల్లో కూడా చాలా పరిశ్రమలలో చాలా జీవ పరిశ్రమలలో బ్యాచ్ గ్రోత్ అనేది ఒక వర్క్ హార్స్ లాంటిది మరో మాడ్యూల్ లో మనం మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు